మనం పార్టికల్ యొక్క తరంగ స్వభావం గురించి చర్చిస్తున్నాము మరియు నేను చివరి రెండు ఉపన్యాసాల్లో ఏమి అందించాను మొమెంటం p తో కూడిన ఒక కణం వేవ్ లెంగ్త్ తరంగదైర్ఘ్యం లాంబ్డాతో దానితో ప్రయాణిస్తున్న వేవ్ తో సంబంధం కలిగి ఉంటుంది అంటే λవేవ్hp మనం ఇవి ఏ రకం తరంగాలో చెప్పలేదు మనకి తెలిసిన విషయమేమిటంటే దానితో పాటు కొన్ని వేవ్ లు ప్రయాణిస్తున్నాయి కణం కదులుతున్నప్పుడు మరియు దానికి వేవ్ లెంగ్త్ h p ఉంటుంది మరియు ఈ తరంగాల ఉనికిని ఎలా తనిఖీ చేయాలో కూడా మనం చర్చించాము మరియు నేను చర్చించిన 3 ప్రయోగాలు స్ఫటికంక్రిస్టల్ నుండి కణాల డిఫ్రాక్క్షన్ ఇది స్ఫటికం నుండి వచ్చే x రే డిఫ్రాక్క్షన్ని పోలి ఉంటుంది రెండూ బ్రాగ్ సంబంధాన్ని సంతృప్తిపరుస్తాయి 2dSinθnλ కలిగి ఉంటుంది x రే ల కోసం అది x రే ల వేవ్ లెంగ్త్ మరియు ఎలక్ట్రాన్ల కోసం ఎక్కడ ఉంటుంది లేదా స్ఫటికం నుండి భిన్నమైన కణాలు nhp ఉన్న కణాల λ అవుతుంది కాంతి తరంగాల యొక్క స్టాండింగ్ వేవ్స్ నుండి కణాలను కూడా నేను మీకు అందించాను దీనిపై ఉన్నటువంటి అపోహలను నొక్కి చెప్పాలనుకుంటున్నాను వెంటనే అవి తొలగిపోవాలి మొదటి అపోహ తరంగాలు అనుబంధించబడినందున రేణువుల కదలికతో కణం ఒక తరంగాన్ని కలిగి ఉన్నట్లుగా కదులుతూ ఉండాలి అంటే కొన్నిసార్లు కణం దానంతట అదే కదులుతుందని అపోహ ఉంది దీనిని వేవ్ లైట్ అంటారు వేవ్ లెంగ్త్ λhp ఇది తప్పుగా ప్లాన్ చేయబడింది కణంతో అనుబంధించబడిన ఈ తరంగ కదలిక చెప్పేదేమిటంటే మొమెంటం p తో కదులుతున్న ఒక కణం ఉంటే ఆ కణంతో సంబంధం ఉన్న తరంగం ఉంటుంది మరియు మనము సమీకరణం వ్రాసే వరకు ఈ వేవ్ ఏమిటో మనకు తెలియదు కానీ ప్రయోగాత్మకంగా అది ఈ వేవ్ లెంగ్త్ λ hpతో అనుబంధించబడిన వేవ్ ఉందని నిర్ధారించబడింది కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉండాలి ఒక కణం కదులుతుంది మరియు దానితో సంబంధం ఉన్న తరంగం ఉంది రెండవ అపోహ ఏమిటంటే కణాల డైఫ్రాక్షన్ లేదా ఇది ఇంటర్ఫిరెన్స్ కి సమానంగా ఉంటుంది ఇది పెద్ద సంఖ్యలో కణాలకు గణాంకపరంగా ఉంటుంది ఇందులో నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను డబుల్ స్లిట్ ప్రయోగం చేస్తున్నానని అనుకుందాం ఈ వైపు నుండి ఎలక్ట్రాన్లు వస్తున్నాయి మరియు చివరకు నేను ఇంటర్ఫిరెన్స్ నమూనాను చూస్తున్నాను అపోహ ఏమిటంటే నేను ఈ ఎలక్ట్రాన్ల ప్రవేశానికి అనుమతించినప్పుడు ఒక ఎలక్ట్రాన్ వస్తుంది మరియు రెండవ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్తో ఇంటర్ఫిరెన్స్ చేసుకుంటుంది ఆపై అవి ఇంటర్ఫిరెన్స్ చేసుకుంటాయి మరియు ఎక్కడికో వెళ్తాయి అనేది అపోహ వాస్తవానికి జరిగేది ఏమిటంటే వచ్చే ప్రతి ఎలక్ట్రాన్ ఏదో ఒకవిధంగా విభజించబడింది అది విభజించబడదు వేవ్ విభజించబడింది మరియు ప్రతి ఎలక్ట్రాన్తో అనుబంధించబడిన తరంగం ఇంటర్ఫిరెన్స్ నమూనాను ఏర్పరుస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడకు వెళ్లవచ్చు కాబట్టి మేము నిజంగా ఇంటర్ఫిరెన్స్ నమూనాను చూడలేము కానీ అది ఏర్పడుతోంది కాబట్టి మేము చాలా డేటాను సేకరించిన తర్వాత ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఒకేసారి స్లిట్ల గుండా వెళ్ళడానికి అనుమతించినప్పటికీ మీరు ఒక సమయంలో ఒక ఎలక్ట్రాన్ నుండి వచ్చే చాలా డేటాను సేకరిస్తే మీకు ఒక నమూనా కనిపిస్తుంది ఇలా ఉద్భవించింది దాని అర్థం ఏమిటంటే ప్రతి ఎలక్ట్రాన్ దానితో ఇంటర్ఫిరెన్స్ చేసుకుంటుంది మరింత ఖచ్చితంగా ప్రతి ఎలక్ట్రాన్ రెండు పలకల గుండా వెళుతుంది మరియు డబుల్ 'యంగ్' యొక్క డబుల్ స్లిట్ ప్రయోగంలో కాంతి తరంగ ఇంటర్ఫిరెన్స్ వలె అది బయటకు వచ్చినట్లుగా ఈ తరంగాలు కూడా ఇంటర్ఫిరెన్స్ చేసుకుంటాయి మరియు తదనుగుణంగా కణం ఎక్కడికో వెళుతుంది కణాన్ని విభజించలేము కాబట్టి పెద్ద సంఖ్యలో కణాలు వచ్చినప్పుడు మాత్రమే అవి ఒకదానికొకటి ఇంటర్ఫిరెన్స్ చేసుకుంటాయని ఆపై ఇంటర్ఫిరెన్స్ నమూనాలో ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోకండి అలా కాదు ఇది ప్రతి ఒక్క కణంతో అనుబంధించబడిన వేవ్ దానితో ఇంటర్ఫిరెన్స్ చేసుకుంటుంది మరియు క్రిస్టల్ డిఫ్రాక్షన్ ప్రయోగంలో కూడా అదే విషయాన్ని సృష్టిస్తుంది ప్రతి ఎలక్ట్రాన్తో అనుబంధించబడిన వేవ్ ప్రతి కణం దానితో ఇంటర్ఫిరెన్స్ చేసుకుంటుంది మరియు మీరు చాలా డేటాను సేకరించినప్పుడు కణాలు ఎక్కడికో వెళుతున్న నమూనాను మీరు చూస్తారు కాబట్టి చాలా ప్రబలంగా ఉన్న ఈ రెండు అపోహలను నేను తొలగించానని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను కూడా డిరాక్ కపిట్జా ఎఫెక్ట్కి కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాను దీనిలో నేను స్టాండింగ్ వేవ్ కాంతి తరంగాన్ని తీసుకుంటాను మరియు ఎలక్ట్రాన్లు లేదా కొన్ని కణాలు నిర్దిష్ట కోణం తీటా వద్ద ఈ వైపు నుండి రావనివ్వండి మీరు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రాన్ డిఫ్రాక్టింగ్ను ఖచ్చితంగా అదే కోణంలో అదే మొమెంటం pతో ఉందని చూస్తారు ఇది ఎలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది తరంగాలపై మా చర్చ నుండి గుర్తుచేసుకున్నది స్టాండింగ్ వేవ్ ఈ వైపు ప్రయాణించే తరంగం మరియు సమాన వ్యాప్తి ఆంప్లిట్యూడ్తో మరొక వైపు ప్రయాణించే తరంగం కాబట్టి ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది ఇది క్రిందికి వస్తున్న తరంగం నుండి ఫోటాన్ను గ్రహించవచ్చు మరియు అందువల్ల ఇది నిర్దిష్ట దిశలో నెట్టబడుతుంది ఆపై ఇతర తరంగానికి వెళ్లే తరంగం ఆ ఫోటాన్ను ఇవ్వడానికి ప్రేరేపించబడవచ్చు కాబట్టి మరొకసారి నెట్టబడుతుంది దీన్ని మరింత క్రమపద్ధతిలో చేద్దాం కాబట్టి ఈ మొమెంటం p వచ్చినప్పుడు మరియు ఎలక్ట్రాన్ ఈ వైపు నుండి ఫ్రీక్వెన్సీ మ్యూ యొక్క ఫోటాన్ను గ్రహిస్తుంది ఇది ఫోటాన్ యొక్క మొమెంటం తో నెట్టబడుతుంది దీనిని h లైట్ అని కూడా వ్రాయవచ్చు ఇది hνc ఇది స్టాండింగ్ వేవ్ కాబట్టి ఈ వైపు నుండి కూడా కాంతి వస్తుంది ఇది వ్యతిరేక దిశలో వెళ్ళే ఫోటాన్ను ఇవ్వడానికి ఈ ఎలక్ట్రాన్ను ప్రేరేపించగలదు మరియు ఇది మళ్లీ hνc అయిన ఫోటాన్ను మరొకసారి నెట్టుతుంది అందువల్ల చివరకు ఫోటాన్ మొమెంటం దానిని ఈ విధంగా చేస్తుంది కాబట్టి అది ఒక యాంగిల్ తీటా వద్ద వస్తోంది మరియు pని అలాగే ఉంచుతూ ఈ యాంగిల్ తీటా తో బయటకు వెళ్లింది అనేది ఈ పెద్ద బాణం కాబట్టి p అనేది ఫోటాన్ దిశలో ఉంది ఇది నేను గీసిన ఈ రేఖాచిత్రం నుండి మీరు చూడగలిగే 2pSinθకి సమానం మరియు ఇది hlight 2కి సమానంగా ఉండాలి ఎందుకంటే రెండు ఫోటాన్లు అంటే ఈ 2ℏ2π ని వ్రాయగలను ఇది 2ℏklight మీరు అనేక రకాలుగా వ్రాయవచ్చు కానీ ఇది మీకు ℏk కాంతి యొక్క మొమెంటం అని కూడా చెబుతుంది అందువల్ల ఎలక్ట్రాన్ యొక్క sinθ p నేను 2helectron అని వ్రాయగలను ఇది 2hlight వలె ఉంటుంది మరియు అది మీకు వెంటనే lightsinθ electron ఇస్తుంది రెండు ప్లేన్ అక్షంశాల మధ్య ఉండే ప్రాంతం ల మధ్య ఈ వ్యత్యాసంతో మునుపటి ఉపన్యాసంలో ఉద్భవించిన బ్రాగ్స్ కండిషన్ అదే విధంగా ఉంటుంది అదే ప్లేన్ కాంతి light2 గా ఉంటాయి కాబట్టి ఇది డైరెక్ కపీజ్జా లేదా Kapitza Dirac ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఇక్కడ ఎలక్ట్రాన్ ఫోటాన్ను గ్రహిస్తుంది మరియు ఆ ఫోటాన్ను వ్యతిరేక దిశలలో విడుదల చేయడానికి స్టిములేషన్ ఉద్దీపన చెందుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ తరంగం గురించి కణము గురించి కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు తరంగం అనేది అంతరిక్షంలో వ్యాపించిన విషయం కాబట్టి మీరు ఒక ప్లేన్ వేవ్ తీసుకుంటే అది అంతరిక్షం అంతటా వ్యాపించి ఉండవచ్చు కొందరు దానిని వీలైనంత ఎక్కువగా గీస్తారు కాబట్టి ఇది అంతరిక్షంలో వ్యాపించిన వేవ్ మరోవైపు మీరు ఒక కణాన్ని చూస్తే అది ఎక్కడో ఉన్నట్లు కనిపిస్తుంది ఇది ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఒక స్థానంలో ఉండవచ్చు కాబట్టి ఇది ఒక సమయంలో స్థానికీకరించబడింది కణంతో సంబంధం ఉన్న తరంగం ఉంటే కణం స్థానికీకరించబడుతుంది కానీ తరంగం మొత్తం ప్రదేశానికి వ్యాపించింది కణం ఎక్కడ ఉంది ఇది ఇక్కడ ఉందా ఇది ఇక్కడ ఉందా ఇది ఇక్కడ ఉందా తరంగంలో ఎక్కడ ఉంది కాబట్టి వేవ్లో కణం ఎక్కడ దొరుకుతుందనే ప్రశ్న తలెత్తుతుంది అన్నది ఒక్కటే ప్రశ్న మరో ప్రశ్న ఏమిటంటే ఈ తరంగాల వేగాన్ని కూడా లెక్కిద్దాం నేను నాన్ రిలేటివిస్టిక్ టర్మ్లో గణన చేస్తే నాన్ రిలేటివిస్టిక్ vwaves ఫ్రీక్వెన్సీ అవుతుంది ఫ్రీక్వెన్సీ అనేది శక్తి Eh తప్ప మరొకటి కాదు ఇది hp h రద్దు అవుతుంది మరియు నేను Epని పొందుతాను ఇది p22mp తప్ప మరేమీ కాదు ఇది p2m అంటే vparticle 2 మరోవైపు నేను సాపేక్ష గణనను సరిగ్గా చేస్తే నేను సాపేక్ష గణనను చేస్తాను అప్పుడు నేను మళ్ళీ vwaves శక్తిని కలిగి ఉన్నాను ఇది ఇప్పుడు mc21 v2c21h రెట్లు మొమెంటం అవుతుంది ఇదిhmv1 v2c2 అప్పుడు నేను ఈ పదాన్ని రద్దు చేస్తాను నేను mని రద్దు చేస్తాను నేను hని రద్దు చేస్తాను మరియు నేను c2vparticle పొందుతాను రెండు సందర్భాల్లోనూ వేవ్ స్పీడ్ vparticle వలె లేదని నేను చూస్తున్నాను కాబట్టి ఏమి జరుగుతోంది కాబట్టి కణంతో అనుబంధించబడిన వేవ్ యొక్క ఈ పరిశీలనలో కారణాన్ని కలిగి ఉన్న 2 ప్రశ్నలు తరంగంలో కణం ఎక్కడ ఉంది అనేది మొదటి విషయం రెండవ ప్రశ్న వేవ్ చిత్రంలోకి ప్రవేశించే కణం యొక్క వేగం ఎంత ఈ రెండింటికి తరంగాల సమూహం అని పిలవబడే ఏదో ఒకటి సమాధానం ఇస్తుంది మరియు నేను తదుపరి చర్చిస్తాను కాబట్టి మనం ఎక్కడో ఒక వేవ్ ఉంది అని చెప్పినప్పుడు మరియు ఇక్కడ ఎక్కడో ఉండాల్సిన కణం ఎక్కడ ఉందో నాకు తెలియదు దానిని డాట్ ద్వారా చూపించండి డాట్ ఏమి చెబుతుందంటే కదులుతున్న కణం అనేది అనంతమైన వేవ్ శ్రేణి ద్వారా సూచించబడదు దీనికి బదులుగా ఈ తరంగాన్ని కణ స్థానం చుట్టూ స్థానీకరించవచ్చు కాబట్టి కణంకి ఎక్కడో పెద్ద వ్యాప్తి ఆమ్ప్లిట్యూడ్ ఉంది కాబట్టి దీనికి ప్రొఫైల్ ఉంది వేవ్ ప్రొఫైల్ను కలిగి ఉంటుంది మరియు ఈ ప్రొఫైల్లో కణాన్ని కనుగొనాలి కనుక ఇది x అయితే ఈ తరంగ వ్యాప్తి ఆమ్ప్లిట్యూడ్ యొక్క పరిధి ఈ ప్రొఫైల్లో కణాన్ని కనుగొనవచ్చు ఆ ప్రకటన చేయడం ద్వారా గమనించండి నిజానికి నేను చెప్పిన దానికంటే చాలా ఎక్కువ చెబుతున్నాను నేను చెప్పేదేమిటంటే నేను కణంతో ఎలా వేవ్ని అనుబంధిస్తే అది కొంత డెల్టా x తో ఉత్తమంగా ఉంటుంది అది ఖచ్చితంగా గుర్తించబడదు మరియు అది క్వాంటం మెకానికల్ గా ట్రూ స్టేట్మెంట్ నేను కణాన్ని x 0తో ఖచ్చితంగా గుర్తించలేను ఎందుకంటే ఆ తరంగంలో ఎక్కడైనా వేవ్ అనుబంధించబడి ఉండవచ్చు ఉదాహరణకు నేను ఈ కణాన్ని మరియు దానితో అనుబంధించబడిన తరంగాన్ని తీసుకున్నప్పుడు నేను ఇంతకు ముందు చేసిన ప్రొఫైల్తో ఉదాహరణకు ఇప్పుడు ఉన్న తరంగ రూపాన్ని నేను ఈ x గ్రీకు చిహ్నాలను పరిచయం చేస్తాను ఎందుకంటే నేను దానిని తర్వాత ఉపయోగించబోతున్నాను ఉదాహరణకు Sink0x 0t e x22 రూపంలో ఉంటుంది కాబట్టి మీరు ఆ కణం యొక్క స్థానం నుండి చాలా దూరంగా వెళ్ళినప్పుడు అది క్షీణిస్తుంది కనుక కణం యొక్క స్థానం x0 వద్ద ఉన్నట్లయితే నేను దీనిని Sink0x 0x e 22గా వ్రాయగలను ఇక్కడ k0 ఈ లాంబ్డాకు సంబంధించినది కాబట్టి నేను దీనిని 2π0 అని వ్రాయగలను 0 అనేది కణము యొక్క ఎనర్జీ E కి సంబంధించినది ఇది 2π వలె ఉంటుంది ఇది 2πEh వలె ఉంటుంది కాబట్టి కొంత వేవ్ లెంగ్త్ అనుబంధించబడింది కానీ ప్రొఫైల్ కూడా ఉంది కాబట్టి అటువంటి సందర్భంలో k0 కేవలము ఇతర k లు కూడా ఉన్నాయి మరియు అవి ఎలా ఉన్నాయి ఐగెన్ ఫంక్షన్ల పరంగా సాధారణ తరంగాన్ని ఎలా సూచించాలో నేను మీకు చెప్పినదానికి మళ్లీ తిరిగి వెళ్తాను కాబట్టి దీన్ని నేను ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్గా వ్రాయగలను లేదా వివిధ సందర్భాల్లో కొంత స్థిరమైన AkSinkx ωt మొత్తంగా వ్రాయగలను నేను దీన్ని AkSinωt kx గా వ్రాయగలను మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు కాబట్టి నేను sin ను మార్చగలను మరియు నేను దీన్ని కోరుకుంటున్నాను K మరియు నిరంతర సందర్భంలో ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గా వ్రాయబడుతుంది ఇది ఇంటిగ్రల్ A eiωt kx d k k మైనస్ ∞ నుండి ∞ వరకు ఉంటుంది మరియు k అనేది k0 కి సమానం అయినప్పుడు A గరిష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ప్రధానమైన తరంగ రూపమని మీరు చూస్తారు మరియు అది దీని నుండి దూరంగా క్షీణిస్తుంది కాబట్టి ఉదాహరణకు నేను ప్లాట్లు A వర్సెస్ k కి ప్లాట్ గీస్తే అది ఈ రూపంలో ఉంటుంది అక్కడ k0 వద్ద పెద్ద విలువ ని కలిగి ఉంటుంది ఆపై అది క్షీణిస్తుంది కాబట్టి కొన్ని తరంగాలు కలగలిసి ఉన్నాయి ఇది కొంత k k దేనికి సంబంధించినది డి బ్రోగ్లీ యొక్క పరికల్పన ద్వారా k 2π తప్ప మరేమీ కాదు ఇది 2πhp తప్ప మరొకటి కాదు ఇది p ఇస్తుంది కాబట్టి pℏk అని సూచిస్తుంది కాబట్టి కణం యొక్క మొమెంటం k కి ℏkకి సంబంధించినది మరియు వాటి మొత్తం స్ప్రెడ్ k అని నేను చెప్పినప్పుడు అంటే కణం యొక్క మొమెంటం చాలా ఖచ్చితంగా పేర్కొనబడలేదు దానిలో పెద్ద భాగం k0 వద్ద ఉంటుంది కానీ దానిలో వ్యాప్తి కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా స్థానం ఖచ్చితంగా పేర్కొనబడలేదు మొమెంటం కూడా వ్యాప్తిని కలిగి ఉంది మొమెంటం ఉంటే ఖచ్చితంగా ఉండేది కాబట్టి స్థిరమైన తరంగ పొడవు కలిగిన ప్లేన్ వేవ్ నుండి వరకు వ్యాపిస్తుంది కాబట్టి స్థానికీకరించిన కణం కి డెల్టా x దీని స్థానం ఖచ్చితంగా తెలియదు మొమెంటం ఖచ్చితంగా తెలియదు మరియు వాస్తవానికి ఈ వ్యాప్తిలో ఈ కణం ఉన్నట్లయితే అది ఇక్కడ ఎక్కడో ఉన్నట్లయితే స్ప్రెడ్ x అని మీరు చూపవచ్చు దాని సంబంధిత ఫోరియర్ పరివర్తన k0 చుట్టూ స్ప్రెడ్ను కలిగి ఉంటుంది ఇది A మరియు వేగం k అయితే k x అనేది దాదాపు 1 అవుతుంది మరియు k అనేది Δpx 1 యొక్క క్రమానికి చెందినది లేదా p మరియు x అనేది కి దాదాపు సమానంగా ఉంటుంది కణం తరంగ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల ఇది మరొక పరిణామం నేను రెండిటిని పునరుద్దరించాలనుకుంటే నేను క్లాసికల్గా చేసే అదే ఖచ్చితత్వంతో మొమెంటం మరియు అనుబంధ స్థానం ఇవ్వలేను మరియు వాటి ఉత్పత్తి వాస్తవానికి ఇది అనిశ్చితి సూత్రం యొక్క ప్రకటన ఇది తరువాత ఉపన్యాసాలలో చర్చిస్తాము కానీ ప్రస్తుతం నేను మీరు వేవ్ మరియు కణ స్వభావాన్ని కలిపి చూస్తే మీరు కోరుకున్నంత ఖచ్చితత్వంతో మొమెంటం మరియు పొజిషన్ను పేర్కొనలేరని నేను తెలియజేయాలనుకుంటున్నాను అవి పరస్పర రెసిప్రోకల్ సంబంధాన్ని కలిగి ఉంటాయి px క్రమాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మునుపటి స్లయిడ్లో నేను ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్గా వ్రాసిన ఈ వేవ్ ప్యాకెట్కి తిరిగి వెళ్లండి మరియు నేను ఈ ψని ∞ Akeiωt kxdk కి సమానంగా వ్రాయబోతున్నాను నేను k పరిధి లో మాత్రమే ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తున్నాను అని మీరు ఆశ్చర్యపోవచ్చు కూడా k యొక్క ఫంక్షన్ ఇప్పుడు మనం t 0 వద్ద ప్రొఫైల్ 0 చే అందించబడింది ఇది ఇంటిగ్రేషన్ ∞ Ake ikxdx మరియు ఇది 0 తర్వాత కొన్నిసార్లు ఏమి జరుగుతుంది మరియు ఈ k a అనేది k0 చుట్టూ ఉన్న గరిష్ట విలువ కాబట్టి నేను ప్రస్తుతం xt ని వ్రాస్తున్నాను మునుపటి ఉపన్యాసాల నుండి గుర్తుచేసుకుంటే నేను సమయం పై ఆధారపడటాన్ని వ్రాయాలనుకున్నప్పుడు వేవ్ కోసం సమయం పై ఆధారపడటాన్ని మాత్రమే ఉంచుతాను కాబట్టి అది eiωt kxdk అవుతుంది కాలక్రమేణా ఫంక్షన్ లేదా వేవ్ ఫంక్షన్ ఇలా ఉండబోతోంది నేను స్ట్రింగ్ గురించి వివరించినప్పుడు గుర్తుకు తెచ్చుకోండి మరియు నేను దానికి త్రిభుజాకార స్ట్రింగ్ ఆకారాన్ని ఇచ్చి దానిని కదిలిస్తే కాలక్రమేణా డిస్ప్లేస్మెంట్ అన్ని ఐగెన్ ఫ్రీక్వెన్సీ లు మరియు ఐగెన్ ఫంక్షన్ల మొత్తంగా ఇవ్వబడింది సరిగ్గా అదే పద్ధతిలో ఇది నేను చేస్తాను ఇప్పుడు k k0 సమీపంలో A అనేది గరిష్ట విలువని కలిగి ఉంటుంది కాబట్టి మేము ω k0dωdkk0 Δk గా విస్తరిస్తాము కాబట్టి నేను ఇప్పుడు xt అనేది ∞Akei0t k0xeidωdkk0k kxdk కి సమానం అని వ్రాయబోతున్నాను కర్లీ బ్రాకెట్లలో చూపిన నిష్పత్తి kపై ఆధారపడి ఉండదు కాబట్టి నేను దీన్ని బయటికి తీసి ei0t k0x ∞Akeidωdkk0k kxdk d అని వ్రాయగలను A అని వ్రాయడానికి బదులుగా నేను దీనిని A యొక్క ఫంక్షన్గా వ్రాయగలను ఇక్కడ k అనేది k0 నుండి వ్యత్యాసం eidωdk| k0 t xk ఇక్కడ ఒక t ఉంది క్షమించండి ఇక్కడ k మరియు k పై ఇంటిగ్రేషన్ అవుతుంది మరియు ఇది ఏమిటి గుర్తుచేసుకోండి Ake ikxdk అనేది ఈ వేవ్ యొక్క ప్రొఫైల్ను అందించిన ఈ ఫంక్షన్ కాబట్టి ఇది 0 అని నేను ఇంతకు ముందు మీకు చూపించాను కాబట్టి నేను అదే ప్రొఫైల్ని కలిగి ఉండబోతున్నాను మరియు ఇది 0 అవుతుంది ఇప్పుడు నేను 0|dωdk|k0t x ని కలిగి ఉండబోతున్నాను కాబట్టి ఏమి జరిగింది t సమయంలో ఈ ప్రొఫైల్ దూరం dωdkk0 t ద్వారా మార్చబడింది అందువలన ఇది ఇప్పుడు 0 dωdkk0t x గా ఇవ్వబడింది ఇది ఇంత dωdkk0 t కి మారినట్లయితే అంటే ఇది k0 వద్ద v dωdk వేగంతో కదిలింది కాబట్టి వేవ్ యొక్క ఈ ప్రొఫైల్ ద్వారా ఇవ్వబడిన ఈ కణం ఉంది మరియు సమయం t లో ఇది dωd k దూరం కదిలింది dωdkk0 t వద్ద గణించబడినది మరియు కణం ఇక్కడకు చేరుకున్నా కానీ అదే ఆకారాన్ని కదిలిస్తుంది అందువలన ఇది కదిలిన వేగాన్ని k0 వద్ద dωdkk0 అని సూచిస్తుంది మరియు దీనిని గ్రూప్ వెలాసిటీ సమూహ వేగం అని పిలుస్తారు vg అనేది గ్రూప్ వెలాసిటీ ఎందుకంటే తరంగాల సమూహం కదిలినది మరియు ఈ గ్రూప్ వెలాసిటీ ఒకేలా ఉండాలి కణ వేగం ఒకేలా ఉండాలి మరియు దానిని తనిఖీ చేద్దాం కాబట్టి E p22m గా ఇవ్వబడింది ఇది ఇప్పుడు మీకు తెలిసిన 2k22m కాబట్టి E 2πEh 2k22m మరియు అందువలన k0 వద్ద dωdk k0 k0m|k0 ఉంటుంది ఇది k0m p0m ఇది కణ వెలాసిటీ తో సమానంగా ఉంటుంది కాబట్టి కణం యొక్క వెలాసిటీ గ్రూప్ వెలాసిటీతో సమానం అని మేము చెప్తాము కాబట్టి నేను ఒక కణంతో తరంగాన్ని అనుబంధించినప్పుడు కణాన్ని నేను వేవ్ ప్యాకెట్ అని పిలుస్తాను ఇది వేవ్ ప్యాకెట్ మరియు కణాల వెలాసిటీ గ్రూప్ వెలాసిటీతో సమానంగా ఉంటుంది తదుపరి ఉపన్యాసంలో మనం ఈ వేవ్ కోసం వేవ్ సమీకరణాన్ని అభివృద్ధి చేస్తాము మరియు ష్రోడింగర్ సమీకరణాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం ప్రారంభిస్తాము